ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I యొక్క 56 వ లెక్చర్ కు స్వాగతం మనం ఉన్నత క్రమం యొక్క లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చర్చిస్తాము మరియు అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పరిష్కార పద్దతిని చర్చిద్దాము ముఖ్యంగా నేటి లెక్చర్ లో మనం స్థిరమైన గుణకాలతో ఉన్నత క్రమం యొక్క ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతాము ఇది మరింత సాధారణ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి ఇక్కడ నేటి లెక్చర్ లో మనం మాట్లాడబోయే ఇటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాధారణ రూపం ఇది dnydxna1dn 1ydxn 1anyX ఈ గుణకాలు a1a2an అవి ఇక్కడ స్థిరాంకాలు మరియు X యొక్క ఫంక్షన్ కావచ్చు కుడి చేతి వైపు ఫంక్షన్ X కానీ సాధారణంగా మనం x యొక్క ఫంక్షన్ గా తీసుకోవచ్చు కాబట్టి అటువంటి ప్రశ్నను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు ఎందుకంటే ఇది లీనియర్ దాని ఉత్పన్నంతో y లేదా y యొక్క ప్రోడక్ట్ లేదు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు n వ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేటి లెక్చర్ గురించి మనం మాట్లాడబోయే సాధారణ పరిష్కారం ఇక్కడ రెండు కారకాలను కలిగి ఉంటుంది ఒకటి కాంప్లీమెంటరీ ఫంక్షన్ అంటారు మరొకటి ప్రత్యేక సమగ్రంగా పిలువబడుతుంది కాబట్టి ఈ కాంప్లీమెంటరీ ఫంక్షన్ ఏమీ కాదు అయితే దీనికి పరిష్కారం ఈ X ను 0 కి ఇక్కడ సెట్ చేసినప్పుడు సజాతీయ ఈక్వేషన్ యొక్క సజాతీయ సాధనం యొక్క పరిష్కారం అవుతుంది ఈ కుడి చేతి వైపు 0 కి సమానంగా అమర్చడం ద్వారా సంబంధిత సజాతీయ ఈక్వేషన్ పరిష్కారం అవుతుంది సజాతీయ ఈక్వేషన్ వంటి ఈక్వేషన్స్ ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ కుడి చేతి వైపు 0 కి సమానంగా సెట్ చేసినప్పుడు సజాతీయ సంబంధిత సజాతీయ ఈక్వేషన్ యొక్క పరిష్కారం అవుతుంది తరువాతి లెక్చర్ లో ఈ సజాతీయ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని ఎలా పొందాలో ప్రత్యేకమైన సమగ్రత గురించి ఇక్కడ మనం మరింత మాట్లాడతాము ప్రత్యేకమైన సమగ్రత మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఏదైనా ప్రత్యేకమైన పరిష్కారాన్ని సంతృప్తిపరిచే ఏ పరిష్కారాన్ని అయినా పిలుస్తాము కాబట్టి ఇది ఒక నిర్దిష్ట పరిష్కారం మరియు తరువాత మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ లేదా సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని జోడించినప్పుడు అప్పుడు మనం పొందవచ్చు మరియు నేటి లెక్చర్ లో ఇది ఇచ్చిన సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని ఎలా రూపొందిస్తుందో చూద్దాం ఇక్కడ ఇది సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం కనుక ఇది ముందు చర్చించినట్లుగా n ఏక పక్ష స్థిరాంకాలను కలిగి ఉంటుంది ఇది n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారంలో మనకు ఏకపక్ష స్థిరాంకం ఉండాలి మరియు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రత్యేకమైన పరిష్కారం అయినందున ఈ ప్రత్యేక సమగ్ర స్థిరాంకం ఉండదు ఇది ఏకపక్ష స్థిరాంకం నుండి ఉచితం లేదా ఇక్కడ ఏదైనా స్థిరాంకం కనిపిస్తే అది కాంప్లిమెంటరీ ఫంక్షన్లో స్వయంచాలకంగా ఉంటుంది అటువంటి సజాతీయత లేని పరిష్కారాన్ని పొందడానికి ఇది ఒక మార్గం కాబట్టి ఈ X 0 కానప్పుడు మనం సజాతీయత లేని ఈక్వేషన్ అని పిలుస్తాము ఈ X 0 అయినప్పుడు మనం సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాము ఈ సాధారణ పరిష్కారం మరియు ఇచ్చిన ఒక సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందటానికి ఇది ఒక పద్ధతి లేదా సులభమైన పద్ధతి ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ను మనం పొందగలిగితే ఇది సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం ని చూస్తాము సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందడం చాలా సులభం ఆపై మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంది మరియు మనం రెండింటిని జోడించినప్పుడు మనకు సహజంగా ఈ n ఏకపక్ష స్థిరాంకాలు ఉంటాయి మరియు ఈ రోజు మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సాధారణ పరిష్కారంగా మారుతుందని చూస్తాము ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమిటి మరియు ఈ ఆలోచనను ఎలా పొందాలో మనం చేస్తాము కాబట్టి ఈ సజాతీయ ఈక్వేషన్ గురించి నేను చెప్పినట్లు ఇది సాధారణ పరిష్కారం సజాతీయ ఈక్వేషన్ అంటే ఈ కుడి చేతి వైపు 0 కి సమానం dnydxna1dn 1ydxn 1any0 మరియు నిర్దిష్ట సమగ్రానికి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ప్రత్యేకమైన పరిష్కారం ఉంటుంది అంటే ఏదైనా ప్రత్యేకమైన పరిష్కారం అయితే ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎడమ చేతి వైపు ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఇది మనకు కుడి వైపు X ను పొందాలి dnvdxna1dn 1vdxn 1anvX dnvdxna1dn 1vdxn 1anvX ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది మరియు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్రత్యేకమైన సమగ్రతను నిర్వచించాము మరియు మనం మునుపటి స్లైడ్లో చూశాము కాని ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ను ప్రత్యేకమైన సమగ్రతను జోడించినప్పుడు ఇచ్చిన ఈ సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అని మనం తరువాత నిరూపిస్తాము మనం ఆ చర్చకు వెళ్ళేముందు లీనియర్ బీజగణితంలో లీనియర్ ఇండిపెండెన్స్ ఆధారపడటం గురించి మాట్లాడినప్పటికీ పరిష్కారం యొక్క లీనియర్ ఇండిపెండెన్స్ వంటి వాటిని కూడా ఇక్కడ పరిచయం చేయాలి మరియు ఇదే విధమైన భావనను మనం ఇక్కడ మళ్ళీ సవరించాము కాబట్టి రెండు ఫంక్షన్లు y1 y2 లినియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి మొదట మనం రెండు ఫంక్షన్ల కోసం పరిచయం చేస్తున్నాము ఎందుకంటే ఒకవేళ ఒకదాని స్థిరమైన గుణకం మరొక దానిది కాకపోతే అపుడు రెండు ఫంక్షన్లకు లీనియర్ ఇండిపెండెన్స్ చూడటం చాలా సులభం

c1y1c2y20⇒c10c20 ory1y2constant ఒక ఫంక్షన్ మనం మరొకదాని యొక్క స్థిరమైన గుణకారంగా వ్రాయలేకపోతే ఉదాహరణకు మనకు x x ఉంది కాబట్టి అవి లినియర్ లీ డిపెండెంట్ ఉంటాయి ఎందుకంటే రెండవ ఫంక్షన్ మొదటి ఫంక్షన్ యొక్క రెండు రెట్లు మాత్రమే కానీ లినియర్ ఇండిపెండెంట్ ఫంక్షన్ల కోసం మనం ఇతర స్థిరమైన గుణకారంగా వ్రాయలేము మరో మాటలో చెప్పాలంటే ఇది ఇప్పటికే లీనియర్ బీజగణితంలో చర్చించబడింది c1y1c2y20⇒c10c20 అవి కొన్ని స్థిరాంకాలు ఈ కలయికను 0 గా సెట్ చేస్తే ఇది c10c20 అయినప్పుడు మాత్రమే నిజమని సూచిస్తుంది లేదా అప్పుడు ఈ y1 మరియు y2 లినియర్ లీ డిపెండెంట్ గా ఉన్నాయని మనం అంటాం మరియు ఈ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఏదైనా నాన్ జీరో పరిష్కారం మనకు లభిస్తే అవి లినియర్ లీ డిపెండెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఒక ఫంక్షన్ 1 ఇతర ఫంక్షన్ పరంగా వ్రాయగలదు కాబట్టి ఒకదానిపై ఒకటి ఆధారపడటం ఉంటుంది కాని ఈ కలయిక 0 అయినప్పుడు మనం c10c20 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది c1 మరియు c2 యొక్క ఇతర విలువలు లేనప్పుడు అప్పుడు మనం ఈ పరిష్కారాలను లినియర్లీ ఇండిపెండెంట్ అని పిలుస్తాము లేదా రెండు ఫంక్షన్ల విషయంలో ఇది తనిఖీ చేయడం చాలా సులభం ఎందుకంటే మీరు y2 ద్వారా y1 తీసుకోవచ్చు రెండు ఫంక్షన్లను విభజించండి మరియు ఇది స్థిరంగా సమానంగా లేకపోతే ఇది లినియర్ గా ఈ ఫంక్షన్లు లినియర్లీ ఇండిపెండెంట్ ఉంటాయి మరియు ఇది సమానంగా స్థిరంగా ఉండటానికి అప్పుడు ఫంక్షన్లు లినియర్ గా ఆధారపడి ఉంటాయి లీనియర్ డిపెండెన్సుకి ఇవి కొన్ని ఉదాహరణలు కాబట్టి ఉదాహరణకు x x మీరు y1y2 ను విభజించినప్పుడు మనకు tan x వస్తుంది ఇది స్థిరంగా ఉండదు ఈ sin x మరియు cos x అవి లినియర్ లీ ఇండిపెండెంట్ ఫంక్షన్లు మరొక ఉదాహరణ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ sin x కన్నా sin 2x నిష్పత్తిని తీసుకుంటే మనం 2x y2sin x గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఇది sin x లేదా 2 sin x మరియు cos x పై sin x ద్వారా విభజించబడింది కాబట్టి sin x sin x రద్దు అవుతుంది మరియు మనకు 2 రెట్లు cos x ఉంది ఇది మళ్ళీ స్థిరంగా ఉండదు అందువల్ల ఈ కలయిక ఇక్కడ y1 y2 అవి లీనియర్ ఇండిపెండెంట్ సమితిని కూడా ఏర్పరుస్తాయి కాబట్టి sin 2 x మరియు sin x అవి లీనియర్ ఇండిపెండెంట్ గా ఉంటాయి అలాగే y1e1x మరియు y2e2x ఫంక్షన్లు కాబట్టి ఇక్కడ కూడా మనం తీసుకుంటే అవి అలాంటి నిష్పత్తిని తీసుకుంటాయి 1 మరియు 2 ఇవి రెండు వేర్వేరు సంఖ్యలు రెండు వేర్వేరు వాస్తవ సంఖ్యలు కాబట్టి ఈ ఫంక్షన్లు లీనియర్ ఇండిపెండెంట్ గా ఉంటాయి 1 2 కు సమానం కానప్పుడు మనకు y1e1x మరియు y2e2x ఉన్నాయి అవి లీనియర్ గా ఇండిపెండెంట్ గా ఉంటాయి అనేక ఫంక్షన్లకు లీనియర్ డిపెండెన్సు ఉంటుంది అంటే n ఫంక్షన్ల కోసం y1 y2 yn మరియు అవి లీనియర్ ఇండిపెండెంట్ గా చెప్పబడుతున్నాయి ఇవి లీనియర్ అయితే ఆపై మనం రెండు ఫంక్షన్లకు కూడా ఉపయోగించిన ఈ నిర్వచనాన్ని సాధారణీకరించవచ్చు c1y1c2y2⋯cnyn0⇒c1c2⋯cn0 0 కి సెట్ చేసినప్పుడు ఈ కలయిక ఉంటే ఈ c లు 0 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ మనం ఈ సెట్ లీనియర్ ఇండిపెండెంట్ గా లేదా ఈ ఫంక్షన్లు లీనియర్ ఇండిపెండెంట్ గా ఉన్నాయని పిలుస్తాము కాబట్టి మళ్ళీ ఇది చాలా లాంఛనప్రాయమైన నిర్వచనం మరియు ఇచ్చిన ఫంక్షన్లకు మనం సాధారణీకరించగల రెండు ఫంక్షన్లకు మాత్రమే కాదు ఇక్కడ సమస్య ఏమిటంటే సాధారణంగా ఈ నిర్వచనాన్ని ఉపయోగించి లీనియర్ ఇండిపెండెన్స్ ధృవీకరించడం కష్టం ఎందుకంటే మనకు n ఫంక్షన్లు 0 కి సమానంగా సెట్ చేయబడినప్పుడు సెట్ చేసి ఆపై ఈ c లన్నీ 0 అని గ్రహించడం కష్టం ఇక్కడ ఉన్న ఏకైక పరిష్కారం ఈ ఈక్వేషన్ నుండి మనం బయటపడటం అనేది కొంచెం కష్టం కాబట్టి పరిష్కారాలు రెండు ఫంక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లీనియర్ ఇండిపెండెన్స్ ను నిరూపించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి మరియు వ్రోన్స్కియన్ నుండి ఈ లీనియర్ ఇండిపెండెన్స్ ను నిరూపించడానికి చాలా ఉపయోగపడే ఒక భావన W ఇది వ్రోన్స్కియన్ యొక్క సంజ్ఞామానం ఇది వ్రోన్స్కియన్ అంటే ఏమిటో మనం నిర్వచించాము కాబట్టి ఈ y1 y2 yn ఫంక్షన్ యొక్క వ్రోన్స్కియన్ సున్నా కానిది అయితే అప్పుడు అవి లీనియర్ గా ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు ఈ వ్రోన్స్కియన్ అంటే ఏమిటి ఇది ఇక్కడ నిర్ణయించేది ఇది ఈ విధంగా అంచనా వేయబడుతుంది Wy1y2yny1 y2 yn y1 y2 yn ⋱ y1 y2 yn ఇక్కడ మొదటి వరుసలో ఈ y1 y2 yn రెండవ వరుసలో వాటి ఉత్పన్నాలు మూడవ వరుసను మళ్ళీ రెండవ ఆర్డర్ ఉత్పన్నం కలిగి ఉంటాయి మరియు ఈ n వ వరుసలో n 1 వ ఆర్డర్ ఉత్పన్నాలు ఉంటాయి కాబట్టి మనం ఈ నిర్ణయాధికారిని లెక్కించినప్పుడు మరియు ఇది 0 కి సమానం కాదని మనం చూసినప్పుడు ఈ విధులు లీనియర్ గా ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ పరీక్షకు మనం చేయగలిగిన రెండు ఫంక్షన్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు లీనియర్ ఇండిపెండెన్స్ ను తనిఖీ చేసే ఒక మార్గం ఇది కాని ఇంతకుముందు మనం చూసిన రెండు ఫంక్షన్లు నిష్పత్తిని తీసుకోవడం ద్వారా సులభంగా చూడవచ్చు కాబట్టి ఇది లీనియర్ ఇండిపెండెన్స్ మరియు ఫంక్షన్ల డిపెండెన్స్ గురించి ఉంది ఎందుకంటే ఈ పరిభాషను ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పరిష్కారాల అమరికలో ఉపయోగించే ముందు మనం పరిచయం చేయాలి కాబట్టి ఇక్కడ మొదట ఈ సజాతీయ ఈక్వేషన్ని పరిశీలిద్దాం ఈ n వ పదం n 1 వ ఆర్డర్ పదం మరియు ఈ స్థిరాంకం ఒక n మరియు ఈ y పదం 0 కి సమానం ఇది సజాతీయ ఈక్వేషన్ ఎందుకంటే ఈ కుడి వైపు 0 అని చెప్పబడింది మరియు మనం ఇక్కడ చూపించదలిచిన రెండు లీనియర్ ఇండిపెండెంట్ పరిష్కారాలుగా y1 మరియు y2 ని అనుమతిస్తాము అప్పుడు c1y1c2y2⋯cnyn0⇒c1c2⋯cn0 కూడా పై ఈక్వేషన్ దీనికి పరిష్కారం మరియు ఈ c1 మరియు c2 ఏకపక్ష స్థిరాంకాలు మనకు ఇక్కడ రెండు పరిష్కారాలు y1y2 మరియు రెండు సరళంగా లినియర్ లీ ఇండిపెండెంట్ ఉంటే ఒకవేళ అవి లినియర్ లీ ఇండిపెండెంట్ లేకపోతే c1y1c2y2 ఇక్కడ రెండు ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉండటంలో అర్ధమే లేదు ఆ సందర్భంలో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటే మనం మరొకదాని పరంగా మళ్ళీ వ్రాయగలము కాబట్టి ఇది అర్ధవంతం కాదు dnydxna1dn 1ydxn 1any0 ఇక్కడ y1y2 రెండు లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఉన్నాయ్ మరియు ఆ సందర్భంలో అప్పుడు c1y1c2y2 కూడా పై ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఇది మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఏకపక్ష స్థిరాంకం c1 మరియు c2 కోసం చూస్తాము కాబట్టి మనం ఏమి చేయాలి మనం c1y1c2y2 ను ఈక్వేషన్ లో ప్రత్యామ్నాయం చేస్తాము మనకు ఈ n వ పదం n వ ఆర్డర్ పదాన్ని ఈ x తో ఉంది ఇక్కడ t కాదు మనం అక్కడ x ను ఉపయోగించాము కాబట్టి ఈ c1y1c2y2⋯cnyn0 ను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా ఇదే జరిగితే ఇది కూడా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పరిష్కారం అని మనం పిలుస్తాము కాబట్టి మనం ఇప్పుడు ఏమి వ్రాయగలం మనం ఇక్కడ నుండి సాధారణంగా తీసుకునే c1 ప్రతి పదం నుండి ఇక్కడ నుండి ఆపై దీన్ని వ్రాసుకోవచ్చు dndxnc1y1c2y2a1dn 1dxn 1c1y1c2y2anc1y1c2y2 c1dndxny1a1dn 1dxn 1y1any1c2dndxny2a1dn 1dxn 1y2any20 ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి c1y1c2y2 కూడా పై డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పరిష్కారం వాస్తవానికి మనం దీన్ని రెండు ఫంక్షన్ల కోసం మాత్రమే సాధారణీకరించవచ్చు మరియు అదే ఆలోచనతో మనకు ఉదాహరణకు y1 y2 yn లినియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ఉన్నప్పుడు వాటి కలయిక c1y1c2y2⋯cnyn అని నిరూపించవచ్చు అదే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి కూడా పరిష్కారం అవుతుంది ఇక్కడ ఈ y1y2yn అనేది సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క లినియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ మరియు ఆ సందర్భంలో c1y1c2y2cnyn ఇవ్వబడిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మరియు పరిష్కారం మాత్రమే కాదు మనం ఇప్పుడు ఈ పదాన్ని సాధారణ పరిష్కారంగా ఉపయోగించాము ఇచ్చిన సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం ఎందుకంటే ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మనం రెండు ఫంక్షన్ల కోసం చేసినట్లు నిరూపించగలము మరియు ఈ పరిష్కారం n ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఇంతకుముందు ప్రవేశపెట్టిన సాధారణ పరిష్కారం కోసం కూడా ఇదే నిర్వచనం మరియు ఈ సందర్భంలో మనకు సొల్యూషన్ లో ఈ n ఏకపక్ష స్థిరాంకాలు ఉన్నప్పుడు ఇది ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది అంటే ఇది పరిష్కారం కాబట్టి దీనిని సాధారణ పరిష్కారం అని పిలుస్తారు మరియు ఇక్కడ ఈ c1c2c3 ఏకపక్ష స్థిరాంకాలు ఇప్పుడు మనం చూసినది సజాతీయ ఈక్వేషన్ యొక్క ఈ n లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ను కనుగొనగలిగితే సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్పుడు వాటి లీనియర్ కలయిక కూడా పరిష్కారం అవుతుంది లేదా వాస్తవానికి ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది మనం ఇప్పుడు పరిశీలిస్తున్న మరో ముఖ్యమైన ఫలితం ఏంటంటే ఇక్కడ అనుబంధ సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అయితే మనం సజాతీయ ఈక్వేషన్ యొక్క పరిష్కారం గురించి మాట్లాడుతున్నాము కుడి వైపు 0 అని అంటారు కాబట్టి u సజాతీయ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది మరియు ఈ v మరొక ఫంక్షన్ v ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఏదైనా ప్రత్యేక పరిష్కారం ఇక్కడ మనం ఈ రెండు పరిష్కారాలను తీసుకున్నాము u అనేది ఒక పరిష్కారం లేదా మనకు లినియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్ ఉన్నప్పుడు ముందు చర్చించిన సాధారణ పరిష్కారం గమనిస్తే వాటి కలయిక ఖచ్చితంగాc1y1c2y2 అవుతుంది మరియు అందువల్ల వాటి సజాతీయ ఈక్వేషన్ కి సాధారణ పరిష్కారం అవుతుంది ఇక్కడ మనం మరొక ఫంక్షన్ తీసుకున్నాము v ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఏదైనా ప్రత్యేక పరిష్కారం కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే కుడి వైపు 0 కి సమానం కానప్పుడు ఇచ్చిన సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది ఈ రెండింటిని జతచేసేటప్పుడు ఇది uv అని మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఇది వాస్తవానికి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని పిలిచే సజాతీయ ఈక్వేషన్ మరియు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారం అని మనం ప్రత్యేకమైన సమగ్రంగా పిలుస్తాము మనం CF మరియు PI ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ మరియు ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన సమగ్రతను జోడించినప్పుడు ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని రూపొందిస్తుంది ఇది ఒక సాధారణ పరిష్కారం అని ఎలా తనిఖీ చేయాలి లేదా పరిష్కారం n ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉండాలి మరియు అది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తి పరచాలి ఇది ఇచ్చిన సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఒక సాధారణ పరిష్కారం అని నిరూపించడానికి మనం ఇప్పుడు ఏమి తనిఖీ చేస్తాము ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిస్తే సహజంగానే దీనికి n ఏకపక్ష స్థిరాంకాలు ఉంటాయి ఎందుకంటే u లోనే n ఏకపక్ష స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది కాబట్టి దాని కోసం మనం ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ యొక్క ఎడమ వైపుగా పరిగణిస్తాము మరియు ఈ uv ను ఈక్వేషన్లో ప్రత్యామ్నాయం చేస్తాము ఇక్కడ మనకు ఇది ఉంది dndxnuva1dn 1dxn 1uvanuv dndxnua1dn 1dxn 1uanudndxnva1dn 1dxn 1vanv 0XX సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందడానికి మనం వాటిని ఉపయోగిస్తున్న ట్రిక్ మరియు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం మనం ఇక్కడ సాధారణ పరిష్కారాన్ని వ్రాస్తాము ఈ విధంగా మనం uv వ్రాసాము లేదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని పిలుస్తాము మీరు ఇక్కడ సజాతీయ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మరియు మనం ఇచ్చిన సమగ్రతను ఒక నిర్దిష్ట పరిష్కారం ఇచ్చిన సజాతీయత కాని ఈక్వేషన్ యొక్క ఒక నిర్దిష్ట పరిష్కారం అని పిలుస్తాము మరియు CF ను కనుగొనడం చాలా సులభం అని మనం ఇప్పుడు గమనించాము మరియు దాని యొక్క ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని కనుగొనడం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా సులభం మరియు మనం రెండింటిని జోడించినప్పుడు వాస్తవానికి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పరిష్కారాల గురించి ఈ క్రింది లెక్చర్ లలో కాంప్లిమెంటరీ ఫంక్షన్ మరియు ప్రత్యేకమైన సమగ్రతలను గురించి మాట్లాడుతాము కాని ఇక్కడ మనం అన్ని అవసరాల కోసం సిద్ధం చేస్తాము కాబట్టి ఇప్పుడు దాని ఆపరేటర్ను పరిచయం చేసే ఒక భావన ఇది కాబట్టి ఇవి ప్రాథమికంగా డిఫరెన్షియల్ ఆపరేటర్లు మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ ఉత్పన్న పదాలన్నింటినీ చూస్తాము ఇక్కడ మనకు మొదటి క్రమం dx ఉత్పన్నం కంటే ఈ డిఫరెన్షియల్ d ఉంది కాబట్టి ఇది ఆపరేటర్ ఒక డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడ రెండవ ఆర్డర్ ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ మరియు సౌలభ్యం కొరకు మనం ఈ ఆపరేటర్లను ఈ చిహ్నాల ద్వారా సూచిస్తాము DD2D3 అంటే ఈ మూడవ ఆర్డర్ ఉత్పన్నం అని ఈ ఆపరేటర్ల పరిచయంతో ఆపరేటర్ ప్రోడక్ట్ యొక్క ఈ ప్రోడక్ట్ ఇక్కడ అర్థం అని మనం ఇప్పుడు చూస్తాము D αD βyD βD αy αβ ఏదైనా స్థిరంగా ఉండటం ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రభావం ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పరిష్కారాన్ని చర్చించడానికి క్రింది లెక్చర్ లలో ఉపయోగించబడుతుంది అందుచేత D αD βyD αdydx βyddxdydx βy αdydx βy అదేవిధంగా దానిని చూపించవచ్చు D βD αyD2 αβDαβy D αD βD βD α కాబట్టి కార్యాచరణ కారకాల క్రమం అప్రధానమైనది D αD βyD αdydx βyddxdydx βy αdydx βy d2ydx2 βdydx αdydxαβyd2ydx2 αβdydxαβyD2 αβDαβy ఆపరేషన్ శూన్య కారకాల క్రమాన్ని మళ్ళీ అప్రధానంగా కూడా మనం గమనించాము D βD αyD2 αβDαβy ఈ D2 D మరియు D యొక్క ప్రోడక్ట్ కానప్పటికీ ఇది రెండవ ఆర్డర్ ఉత్పన్నం మరియు ఇవి మొదటి ఆర్డర్ ఉత్పన్నాలు కాబట్టి ఇక్కడ D ను D తో గుణించాలి మనకు D2 ను ఈ D2తో ఇస్తాము మరియు తరువాత మనకు D2 Dαβ ఉంటుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే D ఇక్కడ ఒక ఆపరేటర్ మరియు D లోకి మనం ఇక్కడ వ్రాస్తున్నాము D2 వాటికి వేరే అర్ధం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇది ఉత్పన్నం మరియు తరువాత మళ్ళీ ఉత్పన్నం కాబట్టి రెండు రెట్లు ఈ ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇక్కడ D2రెండవ ఆర్డర్ ఉత్పన్నాలకు చిహ్నమైన రెండు రెట్లు ఉత్పన్నం ఇక్కడ ఈ ప్రోడక్ట్ మనం సంఖ్యలతో పనిచేసే విధంగానే పనిచేస్తుంది మరియు ఈ ఆపరేటర్లతో కూడా మనకు ఉన్న మంచి ప్రాపర్టీ ఇది ఇక్కడ చింత లేకుండా మనం ఈ D ని ఒక వాస్తవ సంఖ్య గా పరిగణించడం ద్వారా ప్రోడక్ట్ ని సరిగ్గా చేయగలం కాబట్టి ఈ రెండూ ఒకటేనని మనం చూసినందున మరియు ఈ D అని మనం మరచిపోతే ఇది ఈ యొక్క ప్రోడక్ట్ మాత్రమే D ఇక్కడ ఒక ఆపరేటర్ కాబట్టి ఇది మనం చేయగల బీజగణిత గుణకారం సాధారణంగా ఈ ఆపరేటర్లో వ్రాసినట్లుగా ఈ n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పవర్ n ను ఏర్పరుస్తుంది Dna1Dn 1a2Dn 2anyX ఇక్కడ కూడా మనం కారకాన్ని ఇష్టపడతాము ఎందుకంటే ఇది ఈ ఆపరేటర్ D గురించి చింతించకపోతే D పరంగా మనకు ఉన్న ఒక రకమైన బహుపది ఈక్వేషన్ ఇది కాబట్టి ఇది బహుపది ఈక్వేషన్ లాంటిది మరియు మనం దానిని కూడా కారకం చేయవచ్చు కాబట్టి ఇది దీనికి సమానంగా అవుతుంది ⟹D 1D 2⋯yX ఈ ఆల్ఫాలు మనకు ఇక్కడ మూలాలు కలిగి ఉంటే దీనిని ఈ D 1D 2⋯yX యొక్క ప్రోడక్ట్ గా వ్రాయవచ్చు కాబట్టి ఈ లెక్చర్ లో మనం కొనసాగించే ఈ గమనికతో దీనిని ఈ విధంగా కారకం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇక్కడ Dn అంటే ఇక్కడ n వ ఆర్డర్ ఉత్పన్నం ఉన్న ఆపరేటర్ ఇది Dn లాంటిది కాదు కానీ మనం ఈ y కి వర్తించేటప్పుడు ఇది n వ ఆర్డర్ ఉత్పన్నం లాంటిది ఇక్కడ మనం నిర్ణయానికి వస్తున్నాము స్థిరమైన గుణకాలతో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చర్చించాము కాబట్టి ఇది మొదట స్థిరంగా పరిగణించబడుతుంది మరియు తరువాత కొన్ని లెక్చర్ లలో ఈ తెలిసిన స్థిరాంకాల గురించి కూడా మాట్లాడుతాము అటువంటి సజాతీయత లేని ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందే ఒక మార్గాన్ని మనం చూసిన సాధారణ పరిష్కారం కాంప్లిమెంటరీ ఫంక్షన్ను కనుగొనడం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమీ కాదు కానీ మనం ఈ X ను 0 కి సెట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మరియు తరువాత ఇచ్చిన సమగ్రమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒక ప్రత్యేక పరిష్కారం అవుతుంది dnydxna1dn 1ydxn 1anyX ఇంకా మనం ఆపరేటర్ ఫామ్లోకి వ్రాసేటప్పుడు ఈ Dna1Dn 1a2Dn 2anyX వంటి వాటికి ట్రీట్ చేయగలమని మనం చూశాము ఇక్కడ బహుపది బీజగణిత ఈక్వేషన్ మరియు ఈ ఈక్వేషన్ యొక్క మూలం 0 కి సమానమైన విషయం మనకు తెలిస్తే ఈ ఈక్వేషన్ని కారకం చేయవచ్చు కాబట్టి ఈ ఆపరేటర్ ఈక్వేషన్ని ఈ రూపంలో కూడా వ్రాయవచ్చు D 1D 2⋯yX ఇది ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ లేదా ఒక నిర్దిష్ట సమగ్రమైన ఈ y పరిష్కారాన్ని కనుగొనడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇవి మనం ఇక్కడ ఉపయోగించిన సూచనలు మరియు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు